ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ లోని 17వ మాడ్యూల్ కు స్వాగతం మునుపటి మాడ్యూల్ లో సిస్టం స్పెసిఫికేషన్స్ ను ఆచరణలో పెట్టగలిగిన డిజైన్ కు అవసరమైన కీ ఆబ్స్త్రాక్షన్స్ ను గుర్తించటానికి వర్గీకరించటానికి అనుసరించే పద్దతులను మనం ఒక ఉదాహరణతో చర్చించాం ఇక ముందు మాడ్యూల్స్ లో కూడా ఇదే ఉదాహరణను అనుసరిస్తూ మనమీ చర్చను కొనసాగిద్దాం ఇక్కడ మన ప్రధానోద్దేశ్యము ఏమంటే లీవ్ మేనేజ్మెంట్ సిస్టం ఉదాహరణను తీసుకొని దానికి ఇంతవరకూ మనం నేర్చుకున్న వివిధ పద్దతులు సూత్రాలు మెట్రిక్స్ ను చిన్నగా ఉపయోగిస్తూ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ సిస్టం గా డిజైన్ చేయటం తెలుసుకుందాం ఇక ఇక్కడనుంచి ఈ లీవ్ మేనేజ్మెంట్ సిస్టం ఉదాహరణను మరింత లోతుగా అన్వేషిద్దాం ఇంతకు ముందు దాని సిస్టం స్పెసిఫికేషన్లు రాబట్టటానికి తన్వి శ్రిజోని మధ్య జరిగిన ఒక కల్పిత క్లయింట్ వెండర్ సంభాషణ వీడియోని అప్లోడ్ చేసాం ఒక సారి చూడండి ఈ మాడ్యుల్ లోకి వెళ్ళేముందు అప్లోడ్ చేసిన ఆ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ని సంభాషణ వీడియోని ఒక సారి తిరిగి పునఃసమీక్షించుకోండి తరువాత ఒక నోట్స్ పుస్తకం కూడా మీ ప్రక్కన ఉంచుకొని అవసరమైతే వీడియోను పాజు చేస్తూ మీరంతట మీరే విషయాలను రాసుకొని విశ్లేషిస్తూ అవగాహన చేసుకోటానికి ప్రయత్నించండి ఈ లీవ్ మేనేజ్మెంట్ సిస్టం ఉదాహరణ చాల చిన్నదైనప్పటికీ మొత్తం అన్ని కోణాల్లోనుంచి తెలుసుకోవటానికి ఈ మాడ్యుల్ లో సాధ్యపడక పోవచ్చు నేను కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ మిగిలిన వివరణలను మీకు వదిలి పెడుతున్నాను ఇక మనం ఈ మాడ్యుల్ ను సంభాషణాపరమైన LMS వివరణతో మొదలుపెట్టి క్లాసెస్ ను గుర్తించటానికి ప్రయత్నిద్దాం ఇది మనం మొట్టమొదటగా చెయ్యవలసిన పని ఇందులో స్థూలంగా ఇన్పుట్ ఔట్పుట్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకొందాం ఇన్పుట్ అనేది సంభాషణగా ఉన్న లీవ్ మేనేజ్మెంట్ సిస్టం యొక్క వివరణ ఔట్పుట్ ఏమో దాని సంబంధించిన క్లాసులు ఈ ప్రక్రియలో వాటి ఎట్త్రిబ్యుట్ లను బాధ్యతలను కూడా గుర్తించటానికి ప్రయత్నిద్దాం ఇది మనం రాసుకున్న ఒక ఇన్పుట్ స్పెసిఫికేషన్ - ఆ LMS PDF డాక్యుమెంట్ లోనుంచి కాపి చేసింది ఇందులో ప్రధానంగా ఒక కంపెనీ ఆ కంపెనీలోని ఉద్యోగుల సెలవులను ఎలా నియంత్రించాలో మాట్లాడుకుంటూ ఆ కంపెనీ లో మూడు వర్గాలైన ఉద్యోగులున్నట్లుగా చెప్పుకున్నాం ఇక్కడ ఆ రెండు పేజీలలో ఉన్న మొత్తం స్పెసిఫికేషన్ ను కాపి చేయటం సాధ్యపడదు కాబట్టి ఒక తేలికపాటి వివరణతో మొదలుపెడదాం ఇందుకు తన్వి శ్రిజోని మధ్య సంభాషణను కూడా అనుబంధంగా తీసుకుందాం మొట్టమొదటగా ఈ వివరణాత్మక వచనం నుంచి నామవాచకాలను గుర్తించటానికి ప్రయత్నిద్దాం ఈ పద్ధతినే లింగ్విస్టిక్ ఎనాలిసిస్ అంటారు ప్రధమంగా మనం ఆ వివరణలో ఉన్న భాషాపరమైన బాగాలను గుర్తిస్తూ వాటిలో ఇమిడియున్న భావనలను గుర్తించటానికి ప్రయత్నిస్తాం అలా నామవాచకం కనుక భాషాపరంగా ప్రధాన భాగం అయిఉంటే అప్పుడు నామవాచాకాలను గుర్తించటం మనకు తేలికగా ఉంటుంది ఆ విధానంలో భాగంగా మనకు చాలా అసంబద్ధమైన పదాలు అంటే పొంతనలేని నామవాచకాలు కనపడితే వాటిని తొలగిస్తాం క్లాసులు గా పనికిరాని విలువల పేర్లను తొలగించటానికి ప్రయత్నిద్దాం ఇలా అస్పష్టమైన పదాలను తొలగిస్తూ ఎట్త్రిబ్యూట్ గా అనుసరించే నామవాచాకాల మీద మాత్రమే మన దృష్టి పెట్టటానికి ప్రయత్నిద్దాం అటువంటి ఎట్త్రిబ్యూట్సే క్లాసెస్ గా వర్గీకరించటానికి వీలుపడుతుంది అలాగే అస్పష్టమైన రిలేషన్షిప్స్ ను సూచించే కొన్ని నామవాచాకాలను కూడా తొలగించవచ్చు మనం రిలేషన్షిప్స్ చర్చకు వచ్చినప్పుడు వీటిని గురించి మరల పరిశీలిద్దాం ఇక ఈ ఎక్షర్సైజుతో మొదలుపెడదాం ఇక్కడ నేను కాపి చేసిన డాక్యుమెంట్ మొదలు భాగాన్ని చూస్తే కొన్ని పదాలను ఎర్ర రంగుతో గుర్తించినట్లుగా కనపడుతుంది ఈ పదాలలో కంపెనీ అనేది తప్పకుండా నామవాచాకమే ఇంకా చదువుకుంటూ పోతే 'manage the attendance and leave of its employees through LMS ' లో అటెన్డెన్సు ఒక నామవాచకం అలాగే 'leave' లీవ్ 'employee' ఎంప్లాయ్ అనే పదాలు కూడా నామవాచాకాలే LMS కూడా నామవాచాకమేగాని నేను దానికి ఎర్ర రంగు పూయలేదు ఎందుకంటే నామవాచకం లేదా డొమైన్ యొక్క క్లాసెస్ పరంగా కాని ఆ పదాలు అసంబంధమైనవి కనుక 'Requirement specification' రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ కూడా ఒక నామవాచకమే అయినప్పటికీ అది అసంబంధమైన పదం కాబట్టి మనమింతవరకు 'company' కంపెనీ ని గుర్తించాం 'employee' ఎంప్లాయ్ ని గుర్తించాం తరవాత 'Individual contributor'ఇండివిడ్యువల్ కాంట్రిబ్యూటర్ 'lead'లీడ్ 'manager'మేనేజర్ ఇలాంటి వాటిని నామవాచకాలుగా గుర్తించాం కాబట్టి ఇది చాలా సజావుగా సాగే పధ్ధతి అయితే మన తెలివిని డొమైన్ కు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఏవి నామవాచకాలో ఏవి కాదో గుర్తించగలుగుతూ ఉండాలి ఇలా ముందుకు పొతే కంపెనీకి ఈ కింద పేర్కొన్న లీవ్ లు సెలవులు ఉన్నట్లుగా చదువుతున్నాం వీటిని మనం ఇంతకుముందే నామవాచకాలుగా గుర్తించాం కాని ఇక్కడ 'leave rules' లీవ్ రూల్స్ అనే ఇంకొక నామవాచకం కనపడుతుంది అది సంబంధమైన పదమో చిన్న సంబంధంతో కూడినదో లేదా అసంబంధమైన పదమో తెలియదు అయినా గుర్తు పెట్టి ఉంచుకోవాలి ఇక్కడ క్యాజువల్ లీవ్ ను పొట్టిగా CL అని పిలుస్తూ దానిని ఒక నామవాచాకంగా చూద్దాం చాల నామవాచకాలు ఇక్కడ చూస్తున్నాం ఇంతకుముందే గుర్తించిన 'calendar year' క్యాలెండర్ ఇయర్ 'employee' ఎంప్లాయ్ కాకుండా 'absence'ఆబ్సేన్స్ 'holidays' హాలిడే 'types of leaves' టైపు ఆఫ్ లీవ్ 'pre approval' ప్రీ అప్రూవల్ వంటి పదాలు కూడా చూస్తున్నాము ఇవి భాషాబాగాల పరంగా నామవాచాకాలే కాబట్టి మన ప్రయత్నమేమిటంటే ఇలా స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ను చదువుతూ నామవాచాకాలను గుర్తించటమన్నమాట నేను ఇక్కడతో ఆపేస్తాను మీరు వీడియోను పాజు చేసి కావలసిన సమయం తీసుకొని ఆ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ను తిరిగి చదువుతూ దానిలో ఉన్న అన్ని నామవాచాకాలనూ గుర్తించండి ఈ సమయానికి మీరు గుర్తించిన నామవాచకాలు ఏమైనా ఉంటే అవి షుమారుగా ఇవై ఉండవచ్చు షుమారుగా అని ఎందుకంటున్నానంటే మీరు కొన్నింటిని వేరే విధంగా అర్ధం వివరించవచ్చు కొన్నింటిని దాటవేయవచ్చు ఈ ప్రయత్నంలోనే మనకు దాదాపుగా 49 నామవాచాకాలు లెక్కకు కనిపిస్తున్నాయి ఈ ప్రయత్నం ఒక్కటే మనకు సరిపోతుందనుకోవటంలేదు కాని సిస్టమ్ ను అవగతం చేసుకోడానికి ఇది చాల సహాయపడింది ఇప్పుడు నేను వివిధ నాణ్యతా పరామితులను మీకు పరిచయం చేస్తాను ప్రాధమిక మెట్రిక్స్ అయిన కప్లింగ్ కొహెషన్ సఫిషియన్సి కంప్లీట్నెస్ మరియు ప్రిమిటివ్ నెస్ లాంటివి వీటి ఆధారంగా పై వాటిని మరల తిరిగి పరిశీలిద్దాం ఈ నామవాచకాల్లో ఏది దేనికి సంబంధించినదో ఏవి కొహెరెంట్ గా ఉన్నాయో వాటి మధ్య కప్లింగ్ ఎలా ఉందో మనకు అంత బాగా తెలియదు అలా వాటి గురించి మన దగ్గర చాలా తక్కువ సమాచారం ఉంది ఇకపోతే సఫిషియన్సి కంప్లీట్నెస్ ప్రిమిటివ్ నెస్ గురించి అయితే అసలు మనకేమీ తెలియదు ఈ డిజైన్ ప్రాసెస్ లో తదుపరి అంచెగా మనం మునుపటి మాడ్యుల్ లో తెలుసుకున్న విషయాలతో ఈ నామవాచకాల ఎట్త్రిబ్యూట్ లను గుర్తించటానికి ప్రయత్నిద్దాం ఎందుకంటే ఎట్త్రిబ్యూట్ అనేది ఒక నామవాచకం కూడా తరవాత కొంత స్ట్రక్చరల్ క్లస్టరింగ్ చేసి భావనలను బాగా వర్గీకరించగలమో లేదో చూద్దాం తిరిగి మన నామవాచకాల పట్టికను చూసి ఏది ఎట్త్రిబ్యూట్ గా ఉంటుందో చూద్దాం ఎట్త్రిబ్యూట్ అనేది సాధారణంగా నామవాచాకమై ఉండి దానిని ఒక విలువ లాగా ఉపయోగిస్తూ ఉండాలి అంటే ఎట్త్రిబ్యూట్ కు ప్రవర్తన అంటూ ఎదీ ఉండదన్నమాట అలాగే దానికి వేరే ఇతర ఎట్త్రిబ్యూట్స్ కాని ఆపరేషన్స్ కాని ఉండవు కాని అది స్పష్టంగా కనపడేదై ఉండాలి కాబట్టి అది నామవాచకంగానే ఉంటూ విలువ తప్ప ఏమీ కలిగి ఉండకూడదు ఉదాహరణకు 'leave'లీవ్ 'contributor' కంట్రిబ్యూటర్ 'manager' మేనేజర్ వీటిని చూస్తే ఎట్త్రిబ్యూట్స్ అయితే కావు అనిపిస్తుంది కావాలంటే LMS డాక్యుమెంట్ ను ఒక సారి తిరగెయ్యండి ఆ డాక్యుమెంట్ ను చదివినట్లయితే మేనేజర్ ఈ పని చేస్తాడు కంట్రిబ్యూటర్ పని ఇది లీవ్ ని ఆమోదించటం లీవ్ ని తిరస్కరించటం లాంటి కార్య సంబంధమైన అంశాలతో నామవాచకాలు ముడిపడి ఉంటాయి కాని జీతం హోదా అలాగే వ్యక్తిగత విషయాలైన లాగిన్ ఐడి ఎంప్లాయ్ కోడ్ వీటిని చూస్తే ఇవాన్నీ కేవలం విలువలుగా వాడబడిన నామవాచకాలుగా కనపడతాయి కాబట్టి ఇవన్నీ మనకు ఎట్రిబ్యూట్స్ గా కనవడతాయి ఇక్కడ మనం గుణాలను అనుసరించి క్లాస్సిఫికేషణ్ అనే ప్రాధమిక విధానాన్ని చూస్తున్నాం కాబట్టి ఇది కూడా ఒక రకమైన స్ట్రక్చరల్ క్లస్టరింగ్ అవుతుంది కాకపోతే విలువలు కలిగియున్న నామవాచాకాలను ఎట్రిబ్యూట్స్ గా పరిగణిస్తూ మనం సేకరించగలిగిన ఎట్రిబ్యూట్స్ ను ఇవే అనుకొందాం ఇప్పుడు మనం డిస్కవరీ విధానం ఉపయోగించి స్ట్రక్చరల్ క్లస్టరింగ్ ను ఒక క్రమ పద్ధతిలో చేయగలం ఎలాగంటే ఓకే వీటిలో పీపుల్ కనపడుతున్నారు కదా ఎందుకంటే ఇది సాంకేతికపరమైన విమానయాన పరిశ్రమ లాంటి దానికి సంబంధించినది లేదా ప్రత్యేకమైన డొమైన్ కాకుండా చాల సాధారణ డొమైన్ కు సంబంధించినది కాబట్టి ఇక్కడ మనం కొన్ని కాన్సెప్ట్స్ ను వాడుతూ వాటికి అనుగుణంగా క్లస్టర్స్ ఏమైనా ఉన్నాయో కనుగొనటానికి ప్రయత్నిద్దాం పీపుల్ అనేది ఒక కాన్సెప్ట్ అయితే వాళ్ళెవరు మనకిక్కడ మేనేజర్స్ ఎంప్లాయిస్ ఎక్సెక్యూటివ్ లీడ్ వీరంతా పీపుల్ కిందకే వస్తారు ఎందుకంటే వారందరూ నిర్ణయాలు తీసుకోగలరు కార్యాచరణ చేయగలరు అలాగే సిస్అడ్మిన్ కూడా ఉన్నారు అయితే వారిని ఇక్కడ ప్రత్యేక వర్గంగా చూపిస్తున్నాం ఎందుకంటే ఒక కోణంలో చూస్తే సిస్ అడ్మిన్ అనేది మనిషికి సంబంధించిన పాత్ర లాగా కనపడుతుంది అలా కాకుండా స్వయంచాలితంగా పనిచేసే రోబోటిక్ విధానం కూడా ఉండవచ్చు ఇక ఆర్గనైజేషన్ ను చూస్తె కంపెనీ అనేది తప్పకుండా అందులో బాగమే తరవాత ప్రధానంగా క్లస్టరింగ్ చేయవలసినవి థింగ్స్ అవి చాల ఉంటాయి పేరెంట్ హుడ్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ వంటి వివిధ రకాల డాకుమెంట్స్ ఇవన్నీ కూడా మన సిస్టం లో ఉండే థింగ్స్ కిందకే వస్తాయి ఇలా స్ట్రక్చరల్ క్లస్టరింగ్ చేస్తునప్పుడు ఈవెంట్ అనే క్లస్టర్స్ ను కూడా తరచుగా చూడగలం ఈవెంట్ అంటే ఏదైనా జరగటం అన్నమాట సాధారణంగా అవి కాలనుక్రమంగా ఒక సమయలో మొదలుపెట్టి తరవాతి సమయంలో ముగించగలిగినవి అవి ప్రేరేపించపడే సంఘటనలు కొన్ని ప్రభావాలకు దారితీసేవి ఇక ఇతర ఈవెంట్స్ ను చూస్తే మనకు చాల కనపడతాయి ఉదాహరణకు లీవ్ అనేది ఒక ఈవెంట్ ఈ ఈవెంట్ లో ఒక ఎంప్లాయ్ సెలవు మీద గైర్హాజరు అవటమన్నమాట ఇది ఒక రోజునుంచి మొదలై ఒక రోజుతో ముగుస్తుంది అలాగే వివిధ రకాలైన ఈ లీవ్ లన్ని ఒక విధంగా ఈవెంటులే కాని కంపెనీ హలిడేలు మాత్రం ఈవెంట్లు కావు ఎందుకంటే ఆ రోజు కంపెనీ లో ఎవరూ పనిచేయరు కాబట్టి ఇటువంటి ఈవెంట్స్ తోపాటు ఈ డిసిప్లినరీ ఏక్షన్ కూడా ఒక ఈవెంటే ఎందుకంటే అది కొన్ని ప్రత్యేకమైన పనులతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఈవెంట్స్ పరంగా చూస్తె ఇవన్నీ క్లస్టర్స్ గా ఉండే అవకాశం ఉంది మీరు ఇంతక్రితం నామవాచాకాలను నౌన్స్ nouns గుర్తించిన డాక్యుమెంట్ ని పరిశీలిస్తే వీక్ ఇయర్ డేస్ మంత్ వంటి పదాలు కూడా చాలా తరచుగా కనిపిస్తాయి ప్రబలంగా కనపడే ఈ పదాలన్నీ కాలానికి సంబంధించినవిగా అవన్నీ ఒకే స్ట్రక్చరల్ సారూప్యత కలిగియుండటమనేది మనం తేలికగా గుర్తించగలిగిన విషయం ఇవన్నీ సమయానికి సంబంధించినవిగా తెలుసుకొని ఒక గ్రూప్ గా ఏర్పరచుకొందాం ఇంకా వాటికి ఇన్సిడెంటల్ నౌన్స్ incidental nouns సందర్భానుసార నామవాచకాలు అయిన లీవ్ రూల్స్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ పీరియడ్ ఆఫ్ టైం లాంటి నౌన్స్ కూడా ఉన్నాయి మీరు ఆ డాక్యుమెంట్ ని మరల తిరగేసి అవి నిజంగా భావనలను తెలియజేసే నామవాచకాలా లేదా సందర్భంగా వివరణకోసం చేర్చిన పదాలా అని క్షుణ్ణంగా ఒకసారి పరిశీలించాలి ఇంతవరకు మనం స్ట్రక్చరల్ క్లస్టరింగ్ ద్వార ఈ కాన్సెప్ట్స్ ను వాటి ఆబ్స్త్రాక్షన్స్ ను గుర్తించగలిగాం ఇప్పడు క్వాలిటీ చెక్ చేసి వాటి నాణ్యతను పరీక్షిద్దాం కొహెషన్ కప్లింగ్ పరంగా తప్పకుండా కొంత మెరుగైన పని చేశాం ఇంతకుముందు నామవాచకాలుగా కనపడిన ఈ కాన్సెప్ట్స్ గురించి మనకు అసలు ఏమీ తెలియకపోయినా ఇప్పుడు వాటిని ఏడు ఎనిమిది క్లాసులుగా గుర్తించగలిగాం ఇప్పుడు ఆ క్లాసులను కొహెరెంట్ అని చెప్పగలం ఎందుకంటే వాటన్నింటికీ ఒకే రకమైన గుణాలున్నాయి అలాగే కప్లింగ్ కూడా కొంత కనపడుతుంది కాని ఇతర మెట్రిక్స్ పరంగా ఏమీ మెరుగు కనపడలేదు ఇక బిహేవియర్ క్లస్టరింగ్ చేసి చూద్దాం సిస్టం లో ఉన్న ప్రబలమైన ప్రవర్తనలను గుర్తించటమనేది బిహేవియర్ క్లస్టరింగ్ లో ప్రధాన పద్ధతి ఇందుకు సిస్టం లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ప్రవర్తనలను కనుగొనటమంటే ముందుగా క్రియలను క్రియావిశేషణాలను గుర్తించాలి మీరు స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ను చాలా మార్లు చదివారు కాబట్టి స్ట్రక్చరల్ క్లస్టరింగ్ లో భాగంగా నామవాచకాల సంగ్రహణ చేసియుంటారని భావిస్తున్నాను లీవ్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉన్న వివిధ రకాలైన లీవ్ లు వాటి ప్రవర్తనల గురించి బాగా అర్థంచేసుకొని ఉంటారు లీవ్ బిహేవియర్ అనేది డామినెంట్ కాన్సెప్ట్ అని ఈ పాటికి అవగతం అయి ఉంటుంది ఇవన్ని తరవాత మాడ్యూల్స్ లో చూద్దాం అంతే కాకుండా ప్రవర్తనాపరంగా ప్రారంభాకాలు భాగస్వామకాలను గుర్తించటం బిహేవియర్ క్లస్టరింగ్ లో భాగంగా చూస్తాం క్లయింట్లు ప్రారంభకులనుకుంటే భాగస్వాములను సర్వర్లు గా లేదా స్తబ్ధంగా పాల్గునేవారిగా చెప్పుకుంటాం ఈ బిహేవియర్స్ ను కనిపెట్టటానికి స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ లోకి వెళ్లి చూస్తే మీకు స్పష్టమైన ఇనిషియేటర్స్ అయిన లీడ్ మేనేజర్ సిస్ అడ్మిన్ లాంటి వారు కనపడతారు వారందరికీ వారివారి ప్రత్యేకమైన పనులున్నట్లుగా తెలుస్తుంది ఒక పనిని ప్రారంభించటం ఇనిషియేటర్ బాధ్యత అయితే ఇతరులు భాగస్వాములుగా కనపడతారు ఉదాహరణకు లీడ్ కనుక ఒక ఇనిషియేటర్ గా ఉద్యోగి సెలవు దరఖాస్తుని మంజూరు చేయటం లేదా తిరస్కరించటం చేస్తుంటే ఆ ఉద్యోగి పార్టిసిపాంట్ గా ఉంటాడు మీరు స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ను క్షుణ్ణంగా చదవండి ఇలాగా చాల ఇనిషియేటర్లను పార్టిసిపాంట్లను మీరు గుర్తించగలరు ఇంతవరకు మనమేంచేసామంటే సాధారణ భాషా విశ్లేషణ ద్వారా నామవాచాకలను చూసి ప్రధానమైన ఆబ్స్త్రాక్షన్సును క్రోడీకరించాం కీఆబ్స్త్రాక్షన్సు అయిన లీవ్ ఎంప్లాయి కాజువల్ లీవ్ లాంటివి డొమైన్ పదజాలం నుంచి నేరుగా తీసుకొన్నవి వాటిని స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ లో పదేపదే ప్రస్తావించటం వల్ల అవి డామినెంట్ కాన్సెప్ట్ లుగా నిలబడుతున్నాయి సిస్టం లో ప్రతిపాదించిన చాలా పనుల్లోనూ వాటి ప్రధాన పాత్ర మనకు కనపడుతుంది ఆ విధంగా మనం లీవ్ ఎంప్లాయ్ లను కీ ఆబ్స్త్రాక్షన్స్ గా తీసుకొందాం ఇవికాక మెడికల్ సర్టిఫికెట్ లాంటి అప్రధానమైనవి కూడా చూస్తున్నాం కాని ఇవి కీ ఆబ్స్ట్రాక్షన్స్ కు అనుబంధంగా ఉండేవి మాత్రమే ఉదాహరణకు ఒక మహిళా ఉద్యోగి ప్రసూతి సెలవలు తీసుకోవాలనుకున్నప్పుడు మెడికల్ సర్టిఫికేట్ ను దాఖలుచేయవలసి ఉంటుంది కాబట్టి దానిని ఆబ్స్ట్రాక్షన్ అనవచ్చుగాని కీ ఆబ్స్ట్రాక్షన్ మాత్రం కాదు ఎందుకంటే దాని ప్రస్తావన ఎక్కువగా కనిపించదు సిక్ లీవ్ విషయంలో కూడా అది అవసరమైనా అటువంటి సందర్భాలు చాల తక్కువ బహుశ దానిని కీ ఆబ్స్ట్రాక్షన్ గా గుర్తిస్తామా లేదా అనేది మన నిర్ణయం మీలో కొందరు దానిని కీ ఆబ్స్ట్రాక్షన్ గా గుర్తించాలనుకోవచ్చు కాని ఇప్పుడు మాత్రం నేను అలా అనుకోను స్ట్రక్చరల్ మరియు బిహేవియర్ క్లస్టరింగ్ పరంగా ఇతర ఆబ్స్ట్రాక్షన్స్ అయిన అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ లీవ్ స్టేటస్ లను కూడా మనమిక్కడ చూడగలం వాటిని ఇప్పుడు ప్రక్కన పెడదాం ఎందుకంటే స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ను గాని వీడియోని గాని క్షుణ్ణంగా పరిశీలించితేగాని అవి మన LMS సిస్టం కు ముఖ్యమైనవా లేదా ఇతరత్రా కార్యకలాపాల గురించి చర్చించుకునే సందర్భంలో బయటపడినవో తెలుసుకోవాలి ఉదాహరణకు తరవాత మాడ్యుల్ లో 'ఎంప్లాయ్ పని చేస్తాడా లేదా' అనే అంశం చర్చకోచ్చినప్పుడు ఎంప్లాయ్ తప్పకుండా పనిచేస్తాడని తెలుసుగనుక అ పనికి సంబంధించిన ముఖ్యమైన ఆబ్స్ట్రాక్షన్స్ గురించి అప్పుడు చర్చిద్దాం ఇప్పుడు ఇవన్నీ ఒకే రకమైన ఇన్సిడెంటల్ ఆబ్స్ట్రాక్షన్స్ కు చెందిన వర్గం అనుకొందాం అయితే ఇవే కాక ఇంకా చాల ఉండవచ్చు కూడా ఇది మన మొదటి ప్రయత్నమే మొత్తంగా మనం చేసినదేమిటంటే గుణాలు లేదా ఎట్ట్ర్రిబ్యూట్ పరంగా ఆబ్స్ట్రాక్షన్స్ ను గుర్తించటం మొదలుపెట్టామన్నమాట ఒక విధంగా చెప్పాలంటే అవ్యవస్థితమైన పద్ధతుల్లో కాకుండా డొమైన్ పదజాలాన్ని అనుసరించి ఒక క్రమ పద్ధతిలో మనం క్లస్టరింగ్ ను కొనసాగిస్తున్నాం అందుకు భాషా విశ్లేషణ విధానాలు మనకు చాలా సహకరిస్తున్నాయి ఇంతవరకు ఒక్క నామవాచక విశ్లేషణతోనే ఇవన్నీ చేశాం నాణ్యతా పరంగా ఎక్కడున్నామో చూస్తే కప్లింగ్ ఇంకా తక్కువగానే ఉందిగాని కొహెషన్ మాత్రం మెరుగవుతున్నట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే స్ట్రక్చరల్ మరియు కాన్సెప్ట్ పరంగా సారూప్యమైన వర్గాలుగా చేయటమేకాకుండా ఇతరత్రా అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని కీ ఆబ్స్ట్రాక్షన్స్ సహాయక ఆబ్స్ట్రాక్షన్స్ ఇన్సిడెంటల్ ఆబ్స్ట్రాక్షన్స్ వంటివాటిని కూడా గుర్తించాం సఫిషియన్సి గురించి స్పష్టత లేదు కంప్లీట్నెస్ కూడా చాలా తక్కువగా కనపడుతుంది ఈ నామవాచకాల ఆధారంగా గుర్తించబడిన వివిధ కాన్సెప్ట్స్ అన్నీ 100 శాతం పరిపూర్ణంగా ఉండకపోవచ్చేమోగాని 90 శాతం మాత్రం ఈ కాన్సెప్ట్స్ ను అనసరించి ఉంటాయన్నది మన నమ్మకం అయితే ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఉపయోగించదగ్గ రూపంలో ఉన్నాయో లేదో మనకు తెలియదు ఆబ్స్ట్రాక్షన్స్ ను ఇంకా మెరుగుపరచాలో అవి ఏ క్రమానుగాతిలో క్రమబద్ధీకరించబడి ఉన్నాయో ఈ విషయాలేమి తెలియదు కాని దీనికి సంబంధిత డొమైన్లో ఈ 49 నామవాచాకాలే కాకుండా ఇంకా 50 ఇతరత్రా ఉండి ఉండవచ్చు మన సిస్టం అంతా ఈ డొమైన్ కు లోబడే ఉంటుంది అలా చేస్తున్నప్పుడు మనం కొన్ని అంశాలు ప్రాధమికమైనవిగాను మరికొన్ని అంత ముఖ్యమైనవి కాదని తెలుసుకున్నాం ఆ ప్రయత్నంలో కొన్ని కాన్సెప్ట్స్ మూలమైనవి గా - అంటే ఇతర కాన్సెప్ట్స్ ని కూడా ఈ మూల కాన్సెప్ట్ ద్వార నిర్వచించబడటాన్ని గమనించాం అదే ప్రిమిటివ్నెస్ అనే మన చివరి అంశం ఇంతవరకు మనం చేసినదంతా మూడు అంచెలుగా చూస్తే నామవాచాకాలను క్రోడీకరించటంతో మొదలుపెట్టి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఆబ్స్ట్రాక్షన్స్ ను మెరుగుపరుస్తూ నాణ్యత సూచికలను వృద్ధి చేసుకుంటూ చివరికి కీ ఆబ్స్ట్రాక్షన్స్ యొక్క క్లాసులను నిర్ణయించటం జరిగింది ముందుగా మనం గుర్తించిన కీ ఆబ్స్ట్రాక్షన్స్ అన్నీ క్లాసులుగా ఏర్పడతాయని అనుకొందాం అలా గుర్తించిన ఈ క్లాసులను చూస్తే వీటిలో మేనేజర్ లీడ్ ఎక్సెక్యూటివ్ ఎంప్లాయ్ అలాగే లీవ్ అందులో వివిధ రకాలైన లీవ్ లు సిస్ అడ్మిన్ కంపెనీ ఆర్గనైసేషణ్ మొదలైనవి ఇవన్ని బిహేవియర్ క్లస్టరింగ్ నుంచి ఆబ్స్ట్రాక్షన్స్ కు సంబంధమైన పనుల సాంద్రత ప్రాముఖ్యతను అంచనావేస్తూ కీ ఆబ్స్ట్రాక్షన్స్ ను గుర్తించే ప్రక్రియ ద్వార నిర్ణయించబడినవి ఇవన్నీ LMS సిస్టం డిజైన్ లో మనం కోరుకున్న మొదటి ఎంపికగా ఉండగలదని అనుకొందాం ఇంతటితో ఈ మాడ్యుల్ ముగించబోతున్నాం నేను మొదటిలో చెప్పినట్లుగా క్లాసులను రిలేషన్షిప్స్ ను వాటి హైరార్కి ని ఆబ్జెక్ట్స్ ను వివిధ కార్యకలాపాలను గుర్తించటమనేది ఒక నిరంతర ప్రక్రియ ఈ చర్చ తరవాత మాడ్యుల్ లో కొనసాగిద్దాం